బయోరియాక్టర్లపై ఈ లెక్చర్లకు స్వాగతం ఇందులో సుమారు 4 వారాల పాటు విస్తరించిన 10 లెక్చర్లు ఉంటాయి ఈ లెక్చర్లతోపాటు వారానికోసారి కొన్ని అసైన్మెంట్లు కూడా ఉంటాయి వీటికి అదనంగా కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ లేదా ఆలోచన ఆధారిత సమస్యలు ఉంటాయి వాటిని క్లాసులో మనం చర్చిస్తాం మరియు బహుశా మీకు కొన్ని సమస్యలను కేటాయించవచ్చు మరియు తరువాత క్లాసులో పరిష్కారాలను మనం చెక్ చేస్తాం ఈ కోర్సు యొక్క పూర్తి పాఠాల క్రమాన్నిబహుశా మీరు పూర్తిగా ఏ పాఠ్యపుస్తకాల్లోనూ కనుగొనలేకపోవచ్చు అయితే రెండు పుస్తకాలు ఉపయోగకర౦గా ఉ౦డవచ్చు వాటిని రిఫరెన్స్ పుస్తకాలుగా పరిగణించవచ్చు మొదటి ది షులర్ మరియు కార్గీ కోర్సు సైట్ నుంచి మీరు డౌన్ లోడ్ చేసుకోగల ఒక ఫైలు వివరాలను నేను మీకు ఇస్తాను ఇది ఒక చక్కటి పుస్తకం అదనంగా ఒక పాత పుస్తకం ఉంది చాలా పాతది 86 అప్పటిది దీన్ని బైలీ మరియు ఓలిస్ రాసారు అది కూడా మంచి పుస్తకం అయితే కొంత పాతది ఇవాళ మరి కేవలం పరిచయం మొదటి లెక్చరు కోర్సు గురించి ఇంట్రడక్షన్ సరే క్యాన్సర్ గురించి ఆలోచిద్దాం క్యాన్సర్ తో ప్రారంభిద్దాం క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన వ్యాధి అని మనందరికీ తెలుసు ఇది చాలా కాలం నుండి ఒక ముఖ్యమైన వ్యాధిగా ఉంటోంది చెప్పాలంటే దశాబ్దాల నుండి కానీ ఇప్పటికీ పూర్తిగా జయించబడలేదు క్యాన్సర్ ను నయం చేయడంలో క్యాన్సర్ ను నిర్ధారించడంలో చాలా పురోగతి సాధించాం అయితే మనం ఇప్పటికీ దాన్ని పూర్తిగా అధిగమించలేదు మరియు ఇది ఇప్పటికీ ముఖ్యమైన వ్యాధుల్లో ఒకటి క్యాన్సర్ అంటే ఏమిటి చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇది అన్ కంట్రోల్డ్ గ్రోత్ ఈ విషయం మనందరికీ తెలుసు సెల్స్ ఎబిలిటీ కోల్పోయినప్పుడు అంటే అది తన పని పూర్తయినప్పుడు చనిపోయే సామర్థ్యం కోల్పోతే అలా జరిగినప్పుడు క్యాన్సర్ వస్తుంది లేదా క్యాన్సర్ వచ్చే మార్గాల్లో ఇది ఒకటి అని చెప్పవచ్చు ఉదాహరణగా చెప్పాలంటే ఇది మీకు చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ మన చేతిని చూస్తే ఈ చేయి ఫీటస్ లో ఎలా ప్రారంభమై ఉండచ్చో అని గమనిస్తే అది పూర్తిగా సెల్స్ తో నిండిన ఒక కుప్పలాగా ఉండవచ్చు అని ఊహిస్తాం అప్పుడు ఇదుగో ఇలా మధ్యమధ్యలో ఇక్కడి సెల్స్ చచ్చిపోయి వేళ్ళు ఏర్పడి ఉంటాయి అంటే మరోవిధంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న సెల్స్ వాస్తవానికి ఆత్మహత్య చేసుకున్నాయి అందువల్ల ఈ వేళ్ళు వచ్చాయి ఇవి పనిచేసేవి కాబట్టి సెల్స్ మరణం అనేది అభివృద్ధి ప్రక్రియలో రీ ప్రొడక్షన్ ప్రాసెస్ శరీరంలో అవసరమైన పని మరియు ఆ ప్రక్రియలో లోపం వచ్చినప్పుడు సెల్స్ మరణించకుండా జీవించే ఉంటుంది అప్పుడు అది క్యాన్సర్ కు దారితీస్తుంది క్యాన్సర్ ఎందుకు ప్రమాదకరం కేవలం అవి సెల్స్ మాత్రమే కదా చనిపోయే సామర్థ్యాన్ని కోల్పోయిన సెల్స్ అయితే అది మనల్ని ఎందుకు బాధి౦చాలి అది మనల్ని బాధిస్తుంది ఎందుకంటే శరీరంలో ఇటువంటి సెల్స్ ఎక్కువైతే చాలావరకు ప్రాణానికి ముప్పు కలిగించవచ్చు ఎందుకంటే అవి అవయవాలు మరియు సెల్స్ యొక్క కీలక విధులకు అంతరాయం కలిగించవచ్చు ఉదాహరణకు ఊపిరితిత్తులను తీసుకుందాం లంగ్స్ సెల్స్ క్యాన్సర్ గా మారితే అవి అదుపు లేకుండా పెరుగుతాయి మరియు అవి ఊపిరితిత్తుల్లో జరిగే గ్యాస్ మార్పిడికి అంతరాయం కలిగిస్తాయి ఈ అవయవం జీవితం సాగడానికి కీలకమైనది మీరు ఇలా శరీరంలో ఏ వివిధ అవయవాల గురించి అయినా చెప్పవచ్చు బహుశా కాలేయం కావచ్చు బహుశా మూత్రపిండాలు కావచ్చు సెల్స్ పెరుగుతూ చనిపోవడానికి నిరాకరిస్తే అప్పుడు అవి ఆ అవయవాల యొక్క సాధారణ విధికి అంతరాయం కలిగస్తాయి అలా చివరికి ఒక అనుకోని సింపుల్ విధానంలో మరణించాల్సి వస్తుంది ఇతర సంక్లిష్టతలు కూడా ఉన్నాయి కానీ ఇది మరణానికి దారితీసే విషయాలలో ఒకటి కాబట్టి మళ్లీ సూటిగా ఆలోచించే ధోరణిలో విషయానికి వద్దాం క్యాన్సర్ కు చికిత్స చేయడానికి క్యాన్సర్ కణాలను చంపాల్సి ఉంటుంది మనం ఎలా వాటిని చంపగలం మీర ఔషధాలు వాడవచ్చు క్యాన్సర్ ఔషధాలు అటువంటి చికిత్సను కీమోథెరపీ అని అంటారు మరియు క్యాన్సర్ కణాలను చంపడానికి మీరు రేడియేషన్ ఉపయోగించవచ్చు అటువంటి చికిత్సను రేడియోథెరపీ అని అంటారు అయితే ఈ చికిత్సలు మీరు క్యాన్సర్ కణాలను చంపడానికి తీసుకునే మందులు ఇవి శరీరంలోని ఇతర సాధారణ కణాలను కూడా చంపతాయి అది అవాంఛనీయ దుష్ప్రభావాలైన జుట్టు రాలిపోవడం మరియు కీమోథెరపీ రేడియోథెరపీ యొక్క వివిధ ఇతర దుష్ప్రభావాలకి దారితీస్తుంది ఇవి ఎవరూ కోరుకోరు కాబట్టికణాలను చంపే ఏజెంట్లను లక్ష్యంగా చేసుకోవడం సహాయపడుతుంది క్యాన్సర్ కణాలను చంపే మందులు క్యాన్సర్ కణాలకు నేరుగా చేరుతాయి తద్వారా సాధారణ కణాలపై ప్రభావం తక్కువగా ఉంటుంది ఈ ఔషధాలను క్యాన్సర్ కణాలకు లక్ష్యంగా చేరేలా చేయడానికి ఈ రోజుల్లో కనీసం కొన్ని క్యాన్సర్ లకు అయినా మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా ఎమ్ ఎబిలు అనేవాటిని ఉపయోగిస్తున్నారు కొన్ని క్యాన్సర్లకు ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి ఈ ఆలోచనలు దశాబ్దాల క్రితమే మొదలయ్యాయి బహుశా దశాబ్దంన్నర క్రితం లేదా అంతకంటే ఎక్కువ కాలం ముందే మొదలై కొన్ని సంవత్సరాల క్రితం సక్సెస్ఫుల్ అయ్యాయి ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి మోనోక్లోనల్ యాంటీబాడీలను హైబ్రీడోమ సెల్స్ తో తయారు చేస్తారు పేరు సూచించినట్లు హైబ్రిడ్ ఓమా ఇది ఒకే రకమైన ప్రొటెక్షన్ బై మాస్ అఫ్ సెల్స్ అందువలన మనం వాటిని మోనోక్లోనల్ యాంటీబాడీలు అని పిలుస్తాం మరియు ఇది చనిపోకుండా ఉండే మరొక రకం కణం అంటే ఒక క్యాన్సర్ కణంతో కలుస్తుంది మనం వాటిని కలిపనప్పుడు ఒకటే రకమైన యాంటీబాడీస్ నిరంతరాయంగా ఉత్పత్తి చేసే కణాలని పొందుతాం అవే మోనోక్లోనల్ యాంటీబాడీలు ఇవి ఎప్పటికీ జీవించగలవు - ఈ లక్షణం క్యాన్సర్ కణాలను ఔషధాలు లక్ష్యంగా చేసుకోవడానిక ఉపయోగించే ఈ మోనోక్లోనల్ యాంటీబాడీలను శరీరం వెలుపల ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది హైబ్రిడోమాలే స్వయంగా కోహ్లర్ మరియు మిల్స్టీన్ లచే 70ల మధ్య కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి మరియు వీటి శక్తి చాలా త్వరగా గ్రహించబడింది ఇవి అభివృద్ధి చేయబడిన వెంటనే 80ల కాలం ప్రారంభంలో కూడా మోనోక్లోనల్ యాంటీబాడీలు ఒక ట్రెండ్ గా మారాయి నా పనిలో కొంత భాగం డాక్టోరల్ వర్క్ బయోరియాక్టర్ లో మోనోక్లోనల్ యాంటీబాడీల ఉత్పత్తికి సంబంధించినది క్యాన్సర్ చికిత్స కొరకు ఈ రోజుల్లో ఉపయోగించే కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీలు ఇవి రితుక్సిమాబ్ ట్రాస్టుజుమాబ్ బెవసిజుమాబ్ సెటుక్సిమాబ్ పానితుముమాబ్ ఇపిలిముబాబ్ మొదలైనవి మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కటి చివరన MAbని కలిగి ఉంటుంది దీని అర్థం మోనోక్లోనల్ యాంటీబాడీని కలిగి ఉంది అని మరియు ప్రతిఒక్కటి కూడా ఒక్కో ప్రత్యేక రకమైన క్యాన్సర్ కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుంది మరింత సమాచారం కొరకు ఈ వెబ్ సైట్ ని మీరు చూడవచ్చు నేను ఈ వెబ్ సైట్ లను ఒక ప్రత్యేక ఫైలులో జాబితా చేసి మీ కోర్సు పేజీలో ఉంచబోతున్నాను తద్వారా ఈ వెబ్ సైట్ లను మీరు తేలికగా చేరుకోవచ్చు కోర్సు అంతటా కూడా ఈ వెబ్ సైట్ లు కొన్ని ఉంటాయి మరిన్ని ఇంట్రడక్టరీ మాడ్యూల్ లో కన్నా ఎక్కువగా ఉంటాయి మీరు వెళ్లి వాటి గురించి చదవవచ్చు ఆ భావనలను లోతుగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ నిర్దిష్ట కోర్సులో మనకి ఏది అవసరం అయితే అది మాత్రమే కవర్ చేస్తాం కానీ ఈ విషయాలు మీలో కొందరికి ఇంకా ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి మీరు వెళ్లి వాటి గురించి చదివి మీ ఆసక్తి ఆధారంగా వాటి గురించి మరింత తవ్వుకుంటూ వెళ్ళి అర్థం చేసుకోవచ్చు ఫైల్ ఇలా ఉండబోతుంది నేను ఇప్పుడే మీకు ఇచ్చిన URL ఇక్కడ మొదటి URL గా ఉంటుంది క్యాన్సర్ చికిత్స ఇది సిఫారసు చేయబడే వెబ్ సైట్ లు వీడియోలని చూపిస్తుంది దీనితోపాటు కొన్ని వీడియోలు కూడా ఉండవచ్చు ఇది ఒక వెబ్ సైట్ క్యాన్సర్ చికిత్స మరియు ఇది ఇక్కడ ఇవ్వబడ్డ వెబ్ సైట్ చిరునామా మీరు ఈ ఫైలును డౌన్ లోడ్ చేసుకొని తగిన లింక్ మీద క్లిక్ చేయండి మీరు ఇక్కడ క్లిక్ చేసే ముందు కంట్రోల్ లేదా అలాంటిదే ఇంకో బటన్ ఏదో ఉపయోగించాలని అనుకుంటున్నాను ఆపై మీరు వెబ్ సైట్ యాక్సెస్ పొంది మరియు దాని ద్వారా అన్నీ చూడవచ్చు క్యాన్సర్ చికిత్సకు ఇది చక్కని వెబ్ సైట్ లెక్చర్ వివిధ వెబ్ సైట్ ల సమాచారాన్ని మన లెక్చరు జరిగేటప్పుడు నేను మరింత హైలైట్ చేస్తాను అక్కడ మరో వెబ్ సైట్ కూడా ఇవ్వబడింది నాకు తెలిసి అది ఆ జాబితాలో నెంబర్ 2లో ఉందని అనుకుంటున్నాను మనం ఇప్పుడే ఆ జాబితా చూసాం కదా సరే ఇక ఇప్పుడు మనం క్యాన్సర్ నుండి మన బయో రియాక్టర్ల కోర్సుకు తిరిగి వద్దాం ఇప్పుడు వీటి మధ్య సంబంధం ఏమిట ఇక్కడ సంబంధిత ప్రశ్న ఏమిటంటే మోనోక్లోనల్ యాంటీబాడీలు లేదా MAbలని థెరపీ కొరకు అవసరమైన పెద్ద మొత్తాలలో ఎలా తయారు చేస్తారు చిన్న పాత్రల్లో మొదట్లో చేసినట్టుగా హైబ్రిడోమాలని మీరు పెంచితే ఆ వచ్చే యాంటీబాడీల మొత్తాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి కానీ ప్రస్తుతం MAbలకు డిమాండ్ భారీగా ఉంది అయితే థెరపీ కొరకు అవసరమైన పెద్ద మొత్తాలలో MAb ని మీర ఏవిధంగా ఉత్పత్తి చేస్తారు దీనికి సమాధానం బయో ప్రాసెస్ లేదా బయోప్రాసెస్ అని పిలవబడే విధానం ద్వారా ఉంటుంది ప్రస్తుతానికి దానిని అక్కడ విడిచిపెట్టనివ్వండి మనం ఈ బయో ప్రాసెస్ లేదా బయోప్రాసెస్ అంశాన్ని మళ్ళీ మళ్ళీ చర్చిస్తూనే ఉంటాం అప్పుడు అది ఏమిటో నేను మీకు చెబుతాను మనం ఇప్పుడు రిఫర్ టైమ్ 1057 గేరు మార్చి కొత్త అంశాన్ని పరిశీలిద్దాం ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ చాలా గిరాకీ లో ఉండేవి లేదా కొన్ని సంవత్సరాల క్రితం వరకూ డిమాండ్లో ఉండేవి అవి ఇప్పటికీ చాలా ఆసక్తి కలిగిస్తాయి క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే పెట్రోలియం లేదా డీజిల్ స్థానంలో ఈ ప్రత్యామ్నాయ ఇంధనాలు వస్తాయి వీటికి సమర్థన ఎలా ఉండేదంటే అవసరం ఏంటంటే క్రూడ్ ఆయిల్ రిసోర్స్స్ అంతరించిపోతున్నాయి అందువలన మనకు ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ అవసరం లిక్విడ్ ఫ్యూయల్స్ ప్రత్యామ్నాయాలు చాలా కష్టం లిక్విడ్ ఫ్యూయల్స్ లేకుండా విమానం ఎలా ఎగురుతు౦దో ఊహి౦చడ౦ చాలా కష్ట౦ అయితే ఇప్పుడు ప్రయోగాత్మక ప్రాతిపదికపై ఇతర ప్రత్యామ్నాయాలు లభ్యమవుతున్నాయి అయినప్పటికీ మనకు లిక్విడ్ ఫ్యూయల్స్ చాలా అవసరం బయో ఇథనాల్ మరియు బయో డీజిల్ రెండు ఉదాహరణలు ఇథనాల్ మీకు C2H5OH తెలుసు అనేక రకాలమత్తు పానీయాలలో కూడా అది ఉంటుంది కానీ స్వచ్ఛమైన రూపంలో అది కొంత మొత్తంలో పెట్రోల్ మరియు లేదా గ్యాస్ తో కలపబడుతుంది కొన్ని దేశాల్లో దీనిని ఇలా మిశ్రమరూపంలోనే పిలుస్తారు మరియు కార్లలో ఉపయోగిస్తారు అప్పుడు అది చాలా మంచి ఇంధనంగా ఉపయోగపడుతుంది కానీ బయో ఇథనాల్ ను ఎలా పొందుతారు ఎలా అంటే బయో ఇథనాల్ కు మూలం మొక్కజొన్న లేదా ఇతర మొక్క మూలాలు ఉదాహరణకు మొక్కజొన్న నుంచి ఇథనాల్ వరకూ ఎలా వెళ్లాలి మొక్కజొన్నలో వివిధ రకాల పదార్థాలు ఉండటం వల్ల దానిలో ఇథనాల్ ఉండదు కాబట్టి ధాన్యంలో ఇథనాల్ కు సంబంధించి బయో ఫ్యూయల్స్ గా ఉపయోగపడే భాగం ఏది ఉన్నదో దాన్ని ఎలా సంగ్రహిస్తాం అది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ ఇది బయోప్రాసెస్ ద్వారా కూడా జరుగుతుంది అలాగే బయో డీజిల్ కూడా మన దేశంలో బయో డీజిల్ ను ప్లాంట్ రిసోర్సెస్ నుంచి రైళ్ళని నడపడానికి మరియు అలాంటి వాటిల్లో రీసనబుల్ ఎక్సటెంట్ అమలు చేయడానికి ఉపయోగిస్తున్నారు బయో డీజిల్ ను ఉత్పత్తి చేయడం కొరకు మీరు మైక్రోఆల్గే అనే దానిని కూడా ఉపయోగించవచ్చు బయో ఆయిల్ అని పిలవబడే దానిని మైక్రోఆల్గే పోగు చేస్తుంది మరియు బయో ఆయిల్ ను మార్పిడి చేయవచ్చు ఇది కొంతవరకు క్రూడ్ ఆయిల్ తో సమానంగా ఉంటుంది మరీ కచ్చితంగా కాకపోయినా కొంతమేరకు క్రూడ్ ఆయిల్ తో సమానంగా ఉంటుంది మరియు బయో డీజిల్ ను ఉత్పత్తి చేయడానికి బయో ఆయిల్ ప్రాసెస్ చేయబడుతుంది కాబట్టి మీరు మైక్రోఆల్గే ను ఉపయోగిస్తున్నట్లయితే ఇది మొక్క ఆధారిత బయో ఫ్యూయల్ బయో డీజిల్ తో పోలిస్తే ఉన్నత ఆధునిక తర బయో ఫ్యూయల్స్ అప్పుడు మీరు ముడిపదార్థాలను మార్చే బయో ప్రాసెస్ ను ఉపయోగించాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఇది కేవలం గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ మరియు సూర్యకాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా బయో ఆయిల్ ను ఉత్పత్తి చేస్తుంది తరువాత అది బయో డీజిల్ గా మార్చబడుతుంది కాబట్టి ఈ ప్రక్రియ కూడా బయో ప్రాసెస్ ే అందువల్ల బయో ఇథనాల్ మరియు బయో డీజిల్ వంటి కొన్ని ప్రత్యామ్నాయ ద్రవ ఇంధనాలను ఉత్పత్తి చేయడానికి బయో ప్రాసెస్ లు అవసరం అవుతాయి ఇథనాల్ తయారీ గురించి వివరాలు అందించే ఈ యానిమేషన్ ను మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను ఇది మీకు ఒక మంచి పద్ధతిలో ఇథనాల్ ఎలా మొక్కజొన్న లేదా ఇతర మూలం నుండి తయారు చేస్తారో వివరిస్తుంది ఇదేవిధంగా ఇది మొక్కజొన్న నుంచి ఇథనాల్ తీయటం ఇది సాధారణంగా ఇథనాల్ తయారీ మరియు యానిమేషన్ తరువాత ఇది శైవలాల నుండి ఇంధన తయారీ If మీరు ఇక్కడ చదవలేకపోతే లేదా ఈ ప్రజంటేషన్ నుండి నేరుగా ఉపయోగించలేకపోతే దయచేసి చూడండి నేను 4 5 యానిమేషన్లు అనుకుంటున్నాను ఇథనాల్ యానిమేషన్ 3 మొక్కజొన్న నుంచి ఇథనాల్ 4 మరియు ఇంధనాల నుంచి ఆల్గే వరకు ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాయి మీరు ఈ సైట్ లకి వెళ్ళి చూడవచ్చు ఇవి సాధారణంగా లభ్యం అయ్యే వీడియోలు వీటి నుండి కొంత సమాచారాన్ని చక్కటి రీతిలో బోర్ కొట్టకుండా పొందవచ్చు మరియు అవి ఉపయోగకరంగా కూడా ఉండవచ్ సరే ఇక్కడ మన ప్రజంటేషన్ కు తిరిగి వెళదాం కాబట్టి బయో ఇథనాల్ బయో డీజిల్ ల ఉత్పత్తి కూడా బయో ప్రాసెస్ ల ద్వారానే జరుగుతుంది ఇక్కడ మరొక కొత్త అంశంతో గేరు మార్చుతున్నాం ఇన్సులిన్ గురించి మీరు వినే ఉంటారు ఇన్సులిన్ అంటే ఏమిటి మధుమేహానికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధం ఇది మధుమేహం చికిత్స కొరకు విస్తృతంగా ఉపయోగించే ఔషధం అది ఏ అణువు అని మీరు గమనిస్తే అది ప్రోటీన్ అని అర్థమవుతుంది మీరు జీవ అణువులు మరియు వాటి ధర్మాలు బంధాలు మొదలైనవాటి గురించి ఇంకా కొంత నేపథ్యాన్ని కలిగి ఉంటారని నేను ఆశిస్తున్నాను సరే ఇది ఒక రకమైన జీవ అణువు అమైనో ఆమ్లం మరియు అమైనో ఆమ్లం యొక్క ఒక పాలిమర్ ఒక ప్రోటీన్ గా ఏర్పడుతుంది అలా ఇన్సులిన్ ఒక చాలా చిన్న ప్రోటీన్ ఇది 1920వ సంవత్సరంలో కనుగొనబడింది చాలా కాలం క్రితం మరియు వెంటనే ప్రజలు మధుమేహచికిత్స కోసం దీనిని ఉపయోగించవచ్చని కనుగొన్నారు ఇన్సులిన్ యొక్క ప్రాథమిక మూలం పిగ్ ప్యాంక్రీయాస్స్ బహుశా ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత 1980ల వరకు పిగ్ ప్యాంక్రీయాస్ నుండి ఇన్సులిన్ వెలికితీసేవారు ఆ సంఖ్యలు చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తాయి మీకు 100 గ్రాముల ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయడానికి సుమారు 800 నుంచి 1000 కిలోల ప్యాంక్రీయాస్అవసరం అవుతుంది ఇది చాలా చిన్న మొత్తం మధుమేహానికి చికిత్స చేయడానికి ఇన్సులిన్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ మొత్తం అంతే కాదు ప్యాంక్రీయాస్ శరీరంలోని అవయవాల్లో ఒకటి మాత్రమే కాబట్టిఇంక ఏ ఇతర పద్ధతి తెలియనప్పుడు ఇన్సులిన్ పొందడానికి ఏమి చేయాల్సి వచ్చేదో మీరు ఊహించవచ్చు అయితే ఇన్సులిన్ కోసం ఒక బయో ప్రాసెస్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఇన్సులిన్ సులభంగా పొందడం వల్ల ఇది వెంటనే ఇన్సులిన్ ఖర్చును 24 రెట్లు తగ్గించింది మరియు ఇది కూడా ఒక బయో ప్రాసెస్ యే మీ జాబితాలో ఇన్సులిన్ పై తదుపరి వీడియో ఇది మీరు వెళ్లి దీనిని చూడవచ్చు ఇన్సులిన్ యొక్క ప్రాముఖ్యత బయో ప్రాసెస్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి మరియు ఇంకా ఎన్నో విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇంట ఉదాహరణలకి దగ్గరగా వద్దాం పెరుగు లేదా యోగర్ట్ ఎలా తయారు చేస్తారు మీరు పాలు తీసుకోండి ఒక పాత్రలో వేడి చేసి తరువాత కొద్దిగా ఆ వేడి పాలకు కొంత పాత పెరుగును జోడించి పక్కన పెట్టుకోవాలి కొన్ని విద్యుత్ ఉపకరణాల ద్వారా 37 డిగ్రీల C వద్ద పాత్రను ఉంచి పెరుగుని తోడుపెట్టే కర్డ్ మేకర్లు కూడా ఉన్నాయి కర్డ్ మేకర్ తో తయారు చేసే సమయంలో పెరుగు 2 గంటలలోగా ఏర్పడుతుంది మీరు రాత్రంతా ఇంట్లోనే తోడుకోవడానికి వదిలేస్తే బయట ఉష్ణోగ్రత కూడా ఉంటుందని భావిస్తే అప్పుడు పెరుగు రాత్రికి రాత్రే చాలా చక్కగా తయారవుతుంది ఇక్కడ ఏం జరుగుతోంది ఈ కోర్సులో మనం తరచుగా ఉపయోగించే కొన్ని పదాలను పరిచయం చేస్తాను మీరు ప్రాథమికంగా తీసుకునే పాలు దీనిని మనం మాధ్యమంగా పిలుస్తాం పోషకాలు పోషక విలువలుండే ఒక బ్రోత్ పోషకాల బ్రోత్ నుండి పోషకాలని ఉపయోగిస్తూ ఇనోక్యులమ్ అంటే మీరు తోడుపెట్టడానికి జోడించిన చిన్న మొత్తం పెరుగులోని జీవులు మాధ్యమంలోని పోషకాలను వినియోగించుకొని పెరుగుతాయి ఈ జీవులు పెరిగినప్పుడు ఈ ప్రత్యేక రకమైన జీవులు వీటిని లాక్టోబాసిల్లస్ అని అంటారు అవి పెరిగినప్పుడు లాక్టిక్ ఆమ్లం అనే ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాయి యాసిడ్ ఏం చేస్తుంది అనేది మీకందరికీ తెలుసు ఇది పీహెచ్ ను తగ్గిస్తుంది మరియు సరైన పద్ధతిలో కంట్రోల్డ్ ప్రొడక్షన్ అఫ్ యాసిడ్ కారణంగా పాలలో జరిగే ఇతర విషయాలతో పాటు pH తగిన రీతిలో తగ్గిపోతుంది అలాగే పాలల్లో ఉండే ప్రోటీన్ కేసిన్ విరిగిపోయి మనకి పెరుగు తయారవుతుంది మీకు తెలుసా రుచి కూడా ఈ ప్రక్రియలో మీకు తగిన విధంగానే తయారవుతుంది ఎందుకంటే ఇది తయారయ్యే విధానం వలన మీరు పెరుగు తినవచ్చు చాలా సింపుల్ గా చెప్పాలంటే పెరుగు తయారీ కూడా ఒక బయో ప్రాసెస్ ే మీ వద్ద ఒక పాత్ర ఉంది మీ వద్ద ఒక మాధ్యమం ఉంది మరియు తరువాత మీరు పెరుగును జోడిస్తున్నారు అంటే మీరు దానికి ఇనోక్యులమ్ జోడించారు ఇనాక్యులమ్ లోని మైక్రోబ్స్ సెల్ కౌంట్ పెరిగి మరిన్ని కణాలను తయారు చేస్తాయి ఒక ఉత్పత్తి లాక్టిక్ యాసిడ్స్ తయారుచేస్తాయి మరియు లాక్టిక్ యాసిడ్ పాలని పెరుగును ఇవ్వడానికి ఏదో చేస్తుంది కాబట్టి ఇదంతా నిజానికి ఒక బయో ప్రాసెస్ అందుకని పెరుగు తయారీ కూడా బయో ప్రాసెస్ ే సరే నిజానికి బయో ప్రాసెస్ అంటే ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం ఇది బయో ప్రాసెస్ లేదా బయో ప్రాసెస్ బయో ప్రాసెస్ కి రెండు ప్రధాన స్టేజెస్ ఉంటాయి ఒకటి బయో రియాక్టర్ భాగం దీనిని అప్ స్ట్రీమ్ ప్రాసెస్ భావన అని కూడా అంటారు మరియు ఇక్కడ ఇది డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ భావన అని పిలవబడే మరో భారీ భాగం బయో రియాక్టర్ ఇక్కడ దీని ద్వారా చూపింఛబడింది దీనిని మనం తరువాత సవివరంగా చూద్దాం రా మెటీరియల్ ఉదాహరణకు పెరుగు విషయంలో పాలు కావచ్చు ఇది బయోరియాక్టర్ లోనికి ప్రవేశిస్తుంది పెరుగు తయారీ విషయంలో మనం చూసినట్లు పెరుగులో ఉండే పోషకాలు పెరుగుగా మరే పోషకాలు పెరుగుగా మార్చే లాక్టోబాసిల్లస్ వంటి సూక్ష్మజీవులను బయోరియాక్టర్ కలిగి ఉంటుంది ఇవన్నీ లేదా ఎంజైమ్ మార్పిడులు చేసే కేవలం ఒక ఎంజైమ్ కూడా ఉండవచ్చు అలాగే ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ప్రాసెస్ పూర్తి చేయడానికి వివిధ మార్గాలున్నాయి తరువాత మనం ఆ వివరాలను చూద్దాం ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బయోరియాక్టర్ నుండి ఏం వెలువడుతుంది బయోరియాక్టర్ నుండి వచ్చే ఉత్పత్తి మనం ఏమని కోరుకుని దానికి ముడిపదార్థాలు ఇచ్చామో అది అయి ఉంటుంది మైక్రోబ్ మరియు బహుశా ఇతర పదార్తో తయారైనఉత్పత్తి అయి ఉంటుంది మనందరం కూడా ప్రొడక్ట్ పై మాత్రమే ఆసక్తి కనబరుస్తాం అందువల్ల మనం ఉత్పత్తిని అక్కడ ఉన్న ఇతర పదార్థాల నుంచి వేరు చేసి డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అని పిలవబడే ప్రక్రియ ద్వారా శుద్ధి చేయాలి మరి దాని ద్వారా ఏమి చేయబడుతుంది డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో అనేక దశలు ఉండవచ్చు వాస్తవానికి డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో దశలు 95 శాతం బయో ప్రాసెస్ లోనే జరిగిపోయి ఉంటాయి కాబట్టి డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో పెద్ద సంఖ్యలో దశలు దాటుకుని చివరిగా అన్నిటికన్నా చివరగా మనం తుదగా శుద్ధి చేయబడ్డ ప్రొడక్ట్ ని పొందుతాం ఇది బయో ప్రాసెస్ లేదా బయోప్రాసెస్ ఈ కోర్సు బయో రియాక్టరు యొక్క అప్ స్ట్రీమింగ్ బయో ప్రాసెస్ వైపు దృష్టి సారిస్తుంది కోర్సు యొక్క డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ కూడా చాలా ముఖ్యమైనది కానీ ఈ నిర్దిష్ట కోర్సులో మన దృష్టి ఎందుకంటే మనం ఏమి చేస్తున్నప్పటికీ దాని నుండి ఉపయోగకరంగా ఏదైనా పొందడానికి ఏదో ఒక దృష్టి అవసరం అందుకని మనం బయోరియాక్టర్ గురించి లేదా బయో రియాక్టరు యొక్క అప్ స్ట్రీమ్ ప్రాసెస్ అంశం పై దృష్టి పెట్టబోతున్నాము సాధారణంగాఇది బయో రియాక్టర్ ప్రాసెసింగ్ అంశం గురించే అందుకే ఈ లెక్చర్ల కోర్సుని బయో రియాక్టర్లు అనే అంటారు ఇంతకు ముందు స్లైడ్ నుంచి స్పష్టంగా అర్థమవుతోంది బయోరియాక్టర్ అనేది ఒక బయో ప్రాసెస్ యొక్క కీలకమైన భాగం ఇది బయో ప్రాసెస్ అనేది ఉనికిల ఉండటానికే అవసరం అవుతుంది కొన్ని సాధారణ బయోరియాక్టర్ రకాలను మనం ఇప్పుడు చూద్దాం సాధారణంగా ఉపయోగించే కొన్ని రకాల బయో రియాక్టర్లు ఇవి మనం చూడబోయే మొదటి దానిని స్టిర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్ అని అంటారు నిజానికి ఇది బయో పరిశ్రమ యొక్క పని గుర్రం ఈ స్టిర్రిడ్ ట్యాంక్ బయోరియాక్టర్ ను అనేక పరిశ్రమలు ఉపయోగిస్తాయి పేరు సూచించినట్లుగా ఇది ఒక ట్యాంకు ఇది ఇక్కడ ఈ రెక్ట యాంగిల్ ద్వారా చూపించబడింది నిజానికి ఇది వాస్తవంగా స్థూపాకారంగా ఉంటుంది అది ఈ టేబుల్ పై లేదా ల్యాబ్ బెంచ్ మీద పెట్టివుంచే 1 2 లీటర్ల రియాక్టర్ కావచ్చు 15 లీటర్ల రియాక్టర్ కావచ్చు పరిశ్రమలో భారీ స్థలాలను ఆక్రమించే ఏదైనా పెద్ద రియాక్టరు కావొచ్చు బహుశా 1 లక్ష లీటర్లు కొన్ని లక్షల లీటర్లు పరిశ్రమల్లో అవసరం అయ్యే విధంగా ఇవి ఉండవచ్చు ఏ రకమైన స్టిర్డ్ ట్యాంకు అయినా ఇవన్నీ కూడా సమర్థవంతంగా ఒకేవిధంగా ఉంటాయి వాటి యొక్క సైజులు మాత్రమే చాలా విభిన్నంగా ఉంటాయి అలాగే అన్ని స్టిర్డ్ ట్యాంక్ రియాక్టర్లలో ఒక స్టిర్రర్ ఉటుంది ఇది బయో రియాక్టర్ యొక్క పదార్థాలని కదిలిస్తూనో లేదా యాజిటేట్ చేస్తూనో ఉంటుంది అందుకే దీనిని ఒక స్టిర్డ్ ట్యాంక్ బయో రియాక్టర్ అని అంటారు ఇది నిజానికి బయోరియాక్టర్ అయినా ఒక ఇనుస్ట్రుమెంట్ ఇందులో వివిధ పరికరాలు పనిచేస్తాయి మరియు ఇది అత్యంత నియంత్రిత రకమైన వాతావరణం సాధారణంగా ఉపయోగించే పరికరాలు ఉష్ణోగ్రతను లెక్కించడానికి అవసరమైనవి బయో రియాక్టర్ పదార్థాల ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ లేదా RTD పరికరం అని ఉంటుంది DO అని ఒకటి ఉంది దాని అర్థం చేయటం అని కాదు ఇది DO అంటే కరిగిన ఆక్సిజన్ ఇది ఒక ముఖ్యమైన పరిమితి ముఖ్యంగా మనం బయోరియాక్టర్ లో కొన్ని రకాల మైక్రో ఆర్గనిసమ్స్ ఉపయోగించినప్పుడుpH అనేది ఒక ముఖ్యమైన పరామీటర్ ఇది నిశితంగా నియంత్రించబడుతుంది అనేక బయో ప్రాసెస్ లు లేదా యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ pH యొక్క తక్కువ అవధుల మధ్య జరుగుతాయి ఇక్కడ గాలిని ఉపయోగిస్తారు యాజిటేషన్ లేదా కదలిక గురించి మాధ్యమాల గురించి మనం మాట్లాడుకున్నాం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ స్టిర్డ్ ట్యాంక్ ఒక పాత్ర అది ఒక బయోరియాక్టర్ వాస్తవ రియాక్టర్లు బయో రియాక్టర్లు లేదా ఉత్పత్తులను ఉత్పత్తి చేసే కర్మాగారాలలో నిజానికి ఈ ఉత్పత్తులను తయారు చేసేది బయో రియాక్టర్లో పనిచేస్తున్న సెల్స్ మనం మాట్లాడుకున్న ఇథనాల్ మనం మాట్లాడుకున్న లాక్టిక్ యాసిడ్ మనం మాట్లాడిన MAbలు మనం మాట్లాడిన ఇన్సులిన్ లేదా బయో ఆయిల్ ఏవైనా కావచ్చు ఇవన్నీ ఈ సూక్ష్మకణాల ద్వారా తయారు చేయబడతాయి ఈ కణాల పరిమాణం సాధారణంగా 2 మైక్రాన్ల నుంచి 10 మైక్రాన్ల వరకు మధ్య ఎక్కడైనా ఉంటుంది అవి పెద్దవిగా కూడా ఉండవచ్చు కాబట్టి ఈ సెల్స్ కల్చర్ అని అని పిలువబడే మాధ్యమంలో పెరిగి ఉత్పత్తులని ఉత్పత్తి చేసే వాస్తవ కర్మాగారాలు బయో రియాక్టర్లని ఎప్పుడు చూసినా మనం దీనిని దృష్టిలో ఉంచుకోవాలి కోర్సు యొక్క ప్రారంభ భాగంలో మనం ఈ పాత్ర రూపంలో బయోరియాక్టర్ ని చూస్తాం మరియు ఈ పాత్ర పనిచేయటానికి అవసరమైన పనులు చేస్తాం మరియు ఇదే రూపం బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుంది తరువాత కోర్సు యొక్క తరువాత భాగంలో ఈ సెల్స్ వాస్తవంగా ఎలా పనిచేయాలనే దానిపై ఆధారపడి ఎలా ఆపరేట్ చేయాలనే దానిపై మనం కొంత దృష్టి సారిస్తాం ఈ సెల్స్ ఉత్పత్తిని ఉత్పత్తి చేసే వాస్తవ కర్మాగారాలే కనుక అది మరింత అర్థవంతంగా ఉంటుంది అందువల్ల బయోరియాక్టర్ సమర్థవంతంగా ఉండటం కొరకు అవి ఏవిధంగా పనిచేస్తున్నాయని మనకి ఒక అవగాహన ఉండాలి బ్లాక్ బాక్స్ లో ఒకే రకంగా చూడటం చాలా సందర్భాల్లో పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కాబట్టి ఇది ఒక స్టిర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్ రెండో రకం రెండవ సాధారణ రకం దీనిని ఎయిర్ లిఫ్ట్ బయోరియాక్టర్ అని అంటారు ఈ స్కీమాటిక్ చిత్రం ఎయిర్ లిఫ్ట్ బయోరియాక్టర్ యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలను చూపుతుంది ఒక స్టిర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్ మరియు ఎయిర్ లిఫ్ట్ బయో రియాక్టర్ మధ్య మీరు వెంటనే గమనించే ప్రధాన తేడా ఏమిటంటే ఇక్కడ ఎలాంటి స్టిర్రర్ ఉండదు అయితే బయోరియాక్టర్ బ్రోత్ ని మీరు కదుపుతూ లేదా ఎప్పుడూ యాజిటేట్ చేస్తూ ఉంచుకోవాలి అప్పుడే బయో రియాక్టర్ సరిగ్గా పనిచేస్తుంది యాజిటేషన్ కదలిక మిశ్రమ స్వభావం కలది ఎక్కడ నుంచో పంప్ చేయబడ్డ గాలి ద్వారా తీసుకురాబడుతుంది దీని ద్వారా గాలి పైకి లేస్తుంది ఇది దాన్ని లోపలికి తీసుకుంటుంది ఇది రియాక్టర్ లోపల ఉండే సిలిండర్ దీని ద్వారా గాలి పైకి లేస్తుంది మరియు దీని ద్వారా ఇది పైకి లేచినప్పుడు అది కణాలను తనతోపాటుగా ప్రవహించేలా చేస్తుంది మరియు తరువాత ఇది ఒక విధమైన ప్రసరణను కలిగి ఉంటుంది ఇది సిలిండర్ మీరు దీనిని చూడగలుగుతున్నారని నేను ఆశిస్తున్నాను ఇది బయటివైపు సిలిండర్ అందువలన మధ్యలో పైకి లేచిన గాలి ఇలా వస్తుంది చాలా తీవ్రంగా వస్తుంది మరియు ఆ కారణంగానే ఇది కణాలను సస్పెన్షన్ లో ఉంచగలుగుతుంది తద్వారా రియాక్టర్ పనిచేస్తుంది ఇక్కడ లిక్విడ్ స్టేట్ డాటెడ్ లైన్ చూపించబడింది సరే మరి ఇదే ఎయిర్ లిఫ్ట్ బయోరియాక్టర్ దీనికి స్టిర్ర్డ్ ట్యాంక్ బయో రియాక్టర్ల కంటే కొన్ని ప్రయోజనాలు మరియు కొన్ని ప్రతికూలతలు రెండూ ఉన్నాయి మనకి బయో రియాక్టర్ల గురించి మరింత తెలిసిన తర్వాత వీటిలో కొన్నింటిని బహుశా మనం చూడవచ్చు మూడవ రకం నేను మీకు ప్రజంట్ చేయాలని అనుకుంటున్నాను దీనిని ప్యాక్డ్ బెడ్ బయోరియాక్టర్ అని అంటారు ఇక్కడ పూర్తిగా ప్యాక్ చేయబడ్డ బెడ్ ఉంది ఇక్కడ ఇన్ లెట్ ఉంది ఇక్కడ ఒక అవుట్ లెట్ ఉంది ఇది నిరంతరం పనిచేస్తూ ఉండవచ్చు సాధారణంగా ఈ ప్యాక్డ్ బెడ్ బయో రియాక్టర్లను నిరంతరం గా ఆపరేట్ చేస్తారు ముడిపదార్థాలనికావాల్సిన ఉత్పత్తిగా మార్చడం కొరకు యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి మీరు కావాలంటే ఈ వీడియో చూడవచ్చు నేను ఇదే అనుకుంటున్నాను సరే నేను టాపిక్ దగ్గరకు వెళ్తున్నాను ప్యాక్డ్ బెడ్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ రిఫర్ సమయం 3013 అదే ఫ్లూయిడైజ్డ్ బెడ్ - నేను దీని దగ్గరకి తరువాత వస్తాను ప్యాక్డ్ బెడ్ అనేది ఒక నిశ్చలమైన బెడ్ దీనిలో ఈ సూక్ష్మ జీవులు ఉంటాయి ఇవి బై ప్రొడక్ట్స్ గా మారుస్తాయి ఫ్లూయిడైజ్డ్ బెడ్ ప్యాక్ డ్ బెడ్ యొక్క రూపాంతరం ఈ బెడ్ భాగాన్ని లీక్ఫ్య్ చేస్తుంది అంటేఈ బెడ్ ద్రవంగా ఉంటుంది తద్వారా అది స్థిరంగా ఉండదు చుట్టూ గెంతుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది ఇది బయో రియాక్టర్ల యొక్క పనితీరులో కావాలసిన కొన్ని అంశాలని అమలులోకి తేగలదు మరియు ఫ్లూయిడైజ్డ్ బెడ్ బయోరియాక్టర్ను కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారు ఒక ప్యాక్డ్ బెడ్ బయోరియాక్టర్ ను నీటి శుద్ధిలో మొదలైనవాటిలో ఉపయోగిస్తారు ఇది కేవలం ఒక ఇసుక బెడ్ కావచ్చు దీని ద్వారా శుద్ధి చేయాల్సిన నీరు ప్రవహిస్తుంది మరియు ఆఖరికి ఇక్కడ నుంచి బయటకి పరిశుభ్రమైన నీరు వస్తుంది మరో రకం బయో రియాక్టర్ను సాలిడ్ స్టేట్ బయో రియాక్టర్లు అంటారు పేరు సూచిస్తున్నట్లుగా ఇక్కడ సాధారణంగా లిక్విడ్ అనేది ఉండదు ఇందులో అంతా ఘనపదార్థమే వాడబడుతుంది మరియు దీన్ని ఉపయోగకరమైన పదార్థాలను ఉత్పత్తి చేయడానికి వాడతారు అంటే ఎంజైమ్ లు అలాంటి ఉత్పత్తులు మరియు సహజ పదార్థాల నుంచి ఉత్పత్తి చేసే పదార్థాలు సాధారణంగా అవి కూడా ఘనపదార్థాలే అయివుంటాయి వాటిని కోసి ముక్కలు చేసి ఆ తర్వాత ఈ ట్రేలలో పెట్టి బహుశా ఒక పెద్ద ఎన్ క్లోజర్ లో ఉంచుతారు అందులో తగిన పరిస్థితులలో ఈ ట్రేలలో ఉంచిసాలిడ్ స్టేట్ లో తగిన పదార్థాలతో జీవులని జతచేస్తారు జీవులు ఆ పదార్ధాన్ని కావలసిన పదార్థంగా మారుస్తాయి అందుకని ఇటువంటి రియాక్టర్ ను సాలిడ్ స్టేట్ బయోరియాక్టర్ అని అంటారు వీటిని పరిశ్రమలలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఒక సమయంలో ఎంజైముల వంటి చాలా ఉపయోగకరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి పరిశ్రమలో వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు వీటిని ఇంకా ఉపయోగించవచ్చు ఈసాలిడ్ స్టేట్ బయో రియాక్టర్ల గురించి కొన్ని విషయాలు చెప్పే వీడియో ఇది మీరు దీన్ని చూడవచ్చు ఈ రోజుల్లో కొన్ని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ మరియు కొన్ని ల్యాబ్ అప్లికేషన్లలో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఎక్కువగా సింగిల్ యూజ్ బయోరియాక్టర్లను ఉపయోగించడం అనేది ప్రజాదరణ పొందింది ఉపయోగించటం బయట పారేయడం ఇది గుర్తింపు పొందే ప్రక్రియలో గణనీయమైన ప్రయోజనాలను కలిగి ఉంది ఎందుకంటే గుర్తింపు పొందటం అనే ప్రక్రియ కఠినంగా ఉంటుంది మరియు వ్యక్తులు అదే పనిగా అనుమతుల కోసం వివిధ అంశాలని తిరిగి చూపించాల్సి వస్తుంది ఎప్పుడు ఉత్పత్తి కోసం అనుమతులు ఇవ్వబడ్డాయి మరియు తనిఖీల తరువాత ఎప్పుడు అనుమతులు ఇవ్వబడతాయి వగైరా బయోరియాక్టర్ ను మీరు ఉపయోగించగలిగి తర్వాత పారేయగలిగితే అటువంటి కార్యకలాపాలు గణనీయంగా సరళీకృతం అవుతాయి అందువల్ల సింగిల్ యూజ్ బయో రియాక్టర్లు చాలా ప్రజాదరణ పొందాయి అదే విధంగా తయారు చేసిన ట్యాంకును ఒక డిస్పోజబుల్ ప్లాస్టిక్ పాత్రతో తయారు చేయవచ్చు మరియు అదే డిస్పోజబుల్ రియాక్టర్ గా మారుతుంది మిగతావన్నీ అలాగే ఉంటాయి ఒకవేళ మీరు డిస్పోజబుల్ ప్లాస్టిక్ పాత్రలను ఉపయోగించినట్లయితే సైజులు కూడా పెద్దగా ఉండవచ్చు అందువల్ల స్టెయిన్ లెస్ స్టీల్ లేదా బయోరియాక్టర్ నిర్మాణానికి ఉపయోగించే తగిన మెటీరియల్ కు బదులుగా మీరు డిస్పోజబుల్ ప్లాస్టిక్ పాత్రలను ఉపయోగించవచ్చు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ప్రయోజనాలున్నాయి అయితే నష్టాలు కూడా ఉన్నాయి ఈ వీడియో లో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి మీరు వెళ్ళి చూడవచ్చు ఇటీవలే లేదా అదే సమయంలో అనుకుంటా వేవ్ బయోరియాక్టర్లు అని పిలువబడే బయో రియాక్టర్లు వచ్చాయి వీటి గురించి కూడా అదే వీడియోలో ఇవ్వబడుతుంది అని నేను భావిస్తున్నాను వేవ్ బయో రియాక్టర్లు అంటే ఏమిటో మీరు ఒక్కసారి చూడండి అవి ప్లాస్టిక్ సంచులు తప్ప మరేమీ కాదు అవి పెద్ద ప్లాస్టిక్ సంచులు కావచ్చు 25 లీటర్లు లేదా చాలా తక్కువ పరిమాణం గల అధిక విలువ గల ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి వీటిని ఉపయోగించవచ్చు అందువల్ల డిస్పోజబుల్ అంశం ధ్రువీకరణ మెయింటెనెన్స్ మరియు ఇతర విషయాలు అవి పనిచేయడానికి సహాయపడుతుంది అవి ముఖ్యంగా ప్లాస్టిక్ బ్యాగులు వీటిని రాకర్స్ పై ఉంచుతారు ఎందుకంటే వీడియోలో చూపించినట్లుఅటువంటి పరిస్థితులలో ఉత్పత్తి జరుగుతుంది నేను మాట్లాడాలనుకుంటున్న తదుపరి రకం బయోరియాక్టర్ ను ఫోటోబయోరియాక్టర్ అని అంటారు ఫోటో బయోరియాక్టరు అంటే కాంతిని ఉపయోగి౦చేది అని అర్థ౦ మనకు ఎప్పుడు కాంతి అవసరం ఒక జీవి కి కాంతి అవసరమైనప్పుడల్లా కాంతికి అవసరమైన దేనినైనా ఫోటో సింథటిక్ ఆర్గానిజమ్స్ అంటారు ఫోటో సింథటిక్ ఆర్గానిజమ్స్ మీరు వాటిని ఉపయోగించినప్పుడు మీరు ఫోటోబయోరియాక్టర్ అని పిలవబడే దానిని ఉపయోగించాల్సి ఉంటుంది బయో డీజిల్ ఉత్పత్తి కొరకు మైక్రోఆల్గే గురించి మనం మాట్లాడుకున్నాం గుర్తుందా ఫోటో సింథటిక్ ఆర్గానిజమ్స్ ఇవి గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ ను బయో ఫ్యూయల్స్ గా మారుస్తాయి అందుకే ఇది కూడా కార్బన్ న్యూట్రల్ ప్రక్రియగా పరిగణించబడుతుంది అంటే భూమి నుంచి ఎలాంటి కార్బన్ తీసుకోదు ఇది కేవలం గాలి నుండి కార్బన్ ను తీసుకొని బయో ఫ్యూయల్స్ గా మారుస్తుంది మరియు అది తిరిగి గాలిలోకి తిరిగి వచ్చినప్పటికీ అది అప్పటికీ స్టేబుల్ ఉంటుంది భూమి నుండి కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి చేర్చబడదు కాబట్టి బయో ఆయిల్ ఉత్పత్తి చేయడానికి మైక్రోఆల్గే ను పెంచినప్పుడు మీరు ఫోటోబయోరియాక్టర్ అని పిలవబడే దానిని ఉపయోగిస్తారు ఈ ప్రక్రియ చాలా సూటిగా సరళంగా ఉంటుంది ఈ ప్రక్రియ గురించి అంతా తెలుసు ఇది ఇక్కడ బ్రోత్ ను కలిగి ఉన్న పాత్ర మరియు ఈ పాత్రలో ఒక అవుట్ లెట్ ఉంది ఇది ఈ ఫోటో విభాగానికి దారితీస్తుంది తరువాత చిత్రం ఫోటో విభాగం కొద్దిగా మెరుగ్గా చూపుతుందని నేను భావిస్తున్నాను ఇక్కడ ఈ ఫోటో సెక్షన్ వెలుగులో ఉందని మీకు తెలుసు ఇది ఈ కోణం నుంచి మరియు రెండో ఫోటోగ్రాఫ్ ఈ కోణం నుంచి ఉంటుంది మీరు అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను అదే రియాక్టర్ దీనిని మా ల్యాబ్ నుంచి తీసుకున్నారు మనం ఫోటోబయోరియాక్టర్ ఉపయోగిస్తాం మైక్రోఆల్గే పై కొంత పని చేశాం అయితే ఈ పాత్ర ఉన్న అవుట్లెట్ ఇది ఫోటో విభాగంలోకి వెళుతుంది రిఫర్ టైమ్ 3714 గాజు గొట్టాలతో తయారు చేయబడిన కాంతి విభాగంలో ఉన్నప్పుడు జీవులు కాంతిని అందుకుంటాయి అవి తిరిగి పాత్రలోకి తిరిగి వచ్చి నిరంతరంగా ఈ ప్రక్రియ జరుగుతుంది ఇది ఫోటోబయోరియాక్టర్ బయో డీజిల్ లేదా బయో ఆయిల్ ఉత్పత్తి ప్రక్రియలో మైక్రో ఆల్గే ను ఉపయోగించటం ఈ ప్రక్రియ చాలా సరళమైనది మీరు మైక్రోఆల్గే ను పెంచండి మైక్రోఆల్గే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ ను మారుస్తుంది మరియు ఆ ప్రక్రియలో ఇవి లిపిడ్ లు లేదా బయో ఆయిల్ ను పోగుచేస్తుంది లిపిడ్లను ఉత్పత్తి అయిన తరువాత కేవలం ప్రెస్ ఉపయోగించి నొక్కడం ద్వారా మైక్రోఆల్గే నుంచి బయటకు పొందవచ్చు ఆయిల్ బయటకు ప్రవహిస్తుంది మరియు తరువాత మీకు అవసరమైన దానికి మీరు ఆయిల్ ను ఉపయోగించవచ్చు ఈ ప్రక్రియ చాలా సులభం ఈ ప్రక్రియ గురించి చాలా తెలుసు కానీ ఈ మార్గం నుండి బయో ఆయిల్ యొక్క ఆర్థిక ఉత్పత్తి ఇంకా జరుగలేదు ఈ ప్రక్రియ ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడా వాణిజ్యపరంగా అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణం ప్రయోగాత్మక ప్రాతిపదికపై తప్ప అది వాణిజ్యపరంగా సాధ్యం కాదు దీనికి చాలా భవిష్యత్తు ఉంది అనేక సవాళ్లు కూడా ఉన్నాయి ఈ కోర్సులో మనం కొన్నిటి గురించి మాట్లాడుకుంటాం ఆ సవాళ్లను అధిగమించినట్లయితే అప్పుడు అది ఒక ఆర్థికపరమైన వాస్తవం అవుతుంది మరియు బయో ఆయిల్ మరియు బయో డీజిల్ మరియు అనేక ఇతర ఉత్పత్తులకు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయ వనరుగా ఉండవచ్చు ఈ ప్రక్రియ ద్వారా జెట్ ఫ్యూయల్ కూడా తయారు చేయవచ్చు ఇదిగో ఇక్కడ పాత్ర యొక్క స్కీమాటిక్ చిత్రం మరియు ఇక్కడ ఫోటో విభాగం ఉంటుంది ఈ విధంగా మీరు ఇక్కడ విషయాలను కాస్తంత మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతారు ఇందులో మైక్రోఆల్గే ఉంటుంది అవి ఇక్కడ వదిలి వేయబడ్డాయి ఫోటో విభాగంలోని గాజు గొట్టాల ద్వారా అవి ఒక పంపు ను తీసుకుంటాయి ఇక్కడ చూపించిన విధంగా కాంతికి బహిర్గతం అవుతాయి మరియు అవి తిరిగి వస్తాయి అలాగే బయో ఆయిల్ ని పోగు చేయడం కొరకు అవి ఫోటో సింథసైజ్ చేయబడతాయి అక్కడ తీసిన ఆ జాబితా నుంచి మీరు చూడగల వీడియో ఇది బయోరియాక్టర్ ముందు అందులో సంఖ్య 11 వీడియో అనుకుంటున్నాను బయో రియాక్టర్ ఇమిడి ఉండే బయో ప్రాసెస్ ద్వారా మైక్రోఆల్గే నుంచి బయో ఆయిల్ ను ఏవిధంగా ఉత్పత్తి చేయాలనే దానిపై మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది ఇంకా చాలా రకాల బయో రియాక్టర్లు ఉన్నాయి అవన్నీ ఒకేసారి అర్థం చేసుకోవడం సాధ్యం కాదు జీవన మార్గం ద్వారా ఉపయోగకరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే సాధారణ రకాలు ఇవి మరియు వాటిలో కొన్నింటిని మీరు చూశారు తరువాత బయో రియాక్టర్ ఆపరేషన్ మోడ్ లను గురించి మనం ఇప్పుడు చూద్దాం రియాక్టర్లు చాలామటుకు మనం చూసిన స్టిర్డ్ ట్యాంక్ ఎయిర్ లిఫ్ట్ మరియు ఇతర రకాల రియాక్టర్లు ప్యాక్డ్ బెడ్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ మరియు వగైరా ఉంటాయి వీటిని మూడు విధానాల్లో ఒక విధంగా అంటే మూడు ప్రధాన విధానాల్లో ఒకటిగా ఆపరేట్ చేయవచ్చు మొదటిది బ్యాచ్ ఆపరేషన్ ఇది మనం ఇంతకు ముందు పరిశీలించిన అదే స్టిర్డ్ ట్యాంక్ మరియు ఇదిగో ఇక్కడ ఇందులో ఉండే ఒక స్టిర్రర్ ఇది కణాలను స్టిర్ చేస్తుంది మరియు కణాలను సస్పెన్షన్ లో ఉంచుతుంది ట్యాంకు బ్యాచ్ మోడ్ లో పనిచేస్తున్నప్పుడు మేము ఏం చేస్తామంటే ప్రతిదీ అందులో డంప్ చేస్తాం అంటే పడేస్తాం మాధ్యమం సెల్స్ ఇనోక్యులం మరియు మిగిలినవి అన్నీ అందులో పడేస్తాం అప్పుడు చర్య జరుగుతుంది అందువల్ల బయో ప్రొడక్ట్ లు తయారు చేయబడే వరకు మేం వేచి ఉంటాం మరియు సమయం ముగిసాక అందులో తయారైనది మొత్తం మనం ప్రతిదీ బయటకు డంప్ చేస్తాం మరియు తదుపరి ప్రాసెసింగ్ తో ముందుకు సాగతాం ఇతర విషయాల నుంచి ఉత్పత్తిని వేరు చేయడానికి మరియు శుద్ధి చేయడానికి డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ దశలు మొదలవుతాయి కాబట్టి ఈ రకమైన ఆపరేషన్లో మీరు ప్రతిదీ డంప్ చేసి ప్రక్రియ పూర్తి అయ్యేవరకూ వేచి ఉండి మరియు ఉత్పత్తిని బయటకి డంప్ చేయాలి ఈ రకమైన ప్రక్రియని ఒక బ్యాచ్ ప్రాసెస్ లేదా ఒక బ్యాచ్ ఆపరేషన్ లేదా ఒక బయోరియాక్టర్ యొక్క బ్యాచ్ ఆపరేషన్ అని పిలుస్తారు ఇండస్ట్రీలో చాలా ప్రక్రియలు బ్యాచ్ గా ఉంటాయి ఇతర రకాల బయో రియాక్టర్లతో ఇతర రకాల ఆపరేషన్లతో పోలిస్తే బ్యాచ్ బయో రియాక్టర్లను ఆపరేట్ చేయడం చాలా సులభం తరువాతది బయోరియాక్టర్ యొక్క నిరంతర ఆపరేషన్ అదే స్టిర్డ్ ట్యాంక్ ఇక్కడ మీరు పోషక బ్రోత్ అని పిలవబడే చోట దీని యొక్క నిరంతర ఇన్ పుట్ ముడిపదార్థాలని పంపుతూ ఉండవచ్చు ఇందులో ఎలాంటి సెల్స్ కూడా అవసరం లేదు సెల్స్ అక్కడక్కడా ఉండవచ్చు తయారు చేసిన ఉత్పత్తితో బయో రియాక్టర్ నుండి వాటికి నిరంతర అవుట్పుట్ ఉంటుంది సమయం సర్దుబాటు చేయబడుతుంది తద్వార ఉత్పత్తి తగిన విధంగా తయారు చేయబడుతుంది మరియు అటువంటి ఆపరేషన్ని కంటిన్యూయస్ ఆపరేషన్ అని అంటారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రక్రియలో కణాల పెరుగుదల ఉత్పత్తి ఏర్పడటం పోషకాల ప్రవాహం అన్నీ ఒకేసారి జరుగుతాయి నిరంతరం అంతర్గతం చేయడం ముఖ్యం నిరంతర ఆపరేషన్ లో ఇవన్నీ ఏకకాలంలో జరుగుతాయి మరియు ఆ అంతర్గతీకరణ ప్రక్రియలో దానిని సరిగ్గా చూడటం విశ్లేషించడం మరియు తరువాత దానిని ఉపయోగించాల్సి ఉంటుంది మరి మీలో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఒక ఆసక్తి కలిగిన దానిన డిజైన్ చేయండి ఈ రెండింటి మధ్య బ్యాచ్ మరియు కంటిన్యూయస్ రియాక్టర్ల మధ్య మనకి ఫెడ్ బ్యాచ్ ఆపరేషన్ అని పిలవబడే ఒక ప్రక్రియ ఉంటుంది ఇది రెండిటి మధ్య ఉంది అంటే ఏమిటో మీరు ఊహించవచ్చు మధ్యంతర ఇన్ పుట్ ఉండవచ్చు మధ్యంతర అవుట్ పుట్ మరియు లేదా రెండూ ఉండవచ్చు మీరు కొంత ఇన్ పుట్ మరియు కొంత అవుట్ పుట్ ని కలిగి ఉండవచ్చు నేను అనేది ఏంటి అంటే మీరు బహుశా బ్యాచ్ తో మొదలు పెడతారు మరియు తరువాత కొన్ని కారణాల వల్ల తెలిసిన కారణాల వల్లనే మీరు కొన్ని ముడిపదార్థాలని బహుశా విరామాల్లో జోడించవచ్చు నిరంతరం కాదు విరామాల్లో అది ఫెడ్ బ్యాచ్ మీరు దేనిని కూడా తొలగించకపోవచ్చు లేదా మీరు బ్రోత్ యొక్క కొంత భాగాన్ని చర్య జరుగుతున్న బ్రోత్ ను మధ్యలో తొలగించవచ్చు అది జరగవచ్చు లేదా మీరు రెండింటిని చేయవచ్చు మీరు మధ్యమధ్యలో జోడించవచ్చు మరియు మధ్యలో తొలగించవచ్చు మరియు ఈ రకమైన ప్రక్రియని ఫెడ్ బ్యాచ్ ఆపరేషన్ అని అంటారు దీనికి వివిధ కారణాలు ఉన్నాయి ఉదాహరణకు కణాల ద్వారా తయారు చేయబడే కొన్ని ఉత్పత్తులు కణాలకు విషతుల్యం కావచ్చు చిన్న ఉదాహరణ ఇథనాల్ ఇథనాల్ ఉత్పత్తి చేసే అనేక పరిశ్రమల్లో ఇది చాలా తయారు చేయబడుతుంది ఇథనాల్ దాదాపు 10 దాదాపు 16 శాతం లేదా 18 శాతం వాస్తవానికి కణాలకు విషతుల్యం అవుతుంది కాబట్టి ఇక్కడ ఉత్పత్తి చేయడానికి అనుమతించబడదు తక్కువ గాఢత వద్ద విషతుల్యం అయ్యే ఇతర ఉత్పత్తులు ఉన్నాయి మరియు విషతుల్యతను హ్యాండిల్ చేయడానికి బ్రోత్ యొక్క కొంత భాగాన్ని తొలగించబడుతుంది మరియు తాజా బ్రోత్ జోడించబడుతుంది తద్వారా విషతుల్య ఉత్పత్తి యొక్క గాఢత అదుపులో ఉంటుంది ఇప్పుడు మనం చూసిన బయో రియాక్టర్ల రకాలు సాధారణ రకాలు ఆ రకాల బయో రియాక్టర్ల ఆపరేషన్ విధానాలు కొన్ని బయో రియాక్టర్లు అన్ని రకాల ఆపరేషన్ మోడ్ లు లేదా మొత్తం మూడు ఆపరేషన్ మోడ్ లకు అనుగుణంగా ఉంటాయి బ్యాచ్ నిరంతర మరియు ఫెడ్ బ్యాచ్ బహుశా ఒక ప్యాక్డ్ బెడ్ బయోరియాక్టర్ లేదా ఫ్లూయిడైజ్డ్ బెడ్ బయోరియాక్టర్ బహుశా బ్యాచ్ ప్రాతిపదికన వాటిని ఆపరేట్ చేయడం అంత సులభం కాకపోవచ్చు నిరంతర ప్రాతిపదికన వీటిని ఆపరేట్ చేయడం తేలిక సాధారణంగా ఒక నిరంతర ఆపరేషన్ చాలా కష్టం బ్యాచ్ ఆపరేషన్ తో పోలిస్తే నిరంతర ఆపరేషన్ తో కంటిన్యూయస్ బయోరియాక్టర్ రన్ చేయడానికి అనేక రెట్లు ఎక్కువ శ్రమ అవసరం అవుతుంది ఇప్పుడు మరో కోణాన్ని చూద్దాం మనం జీవులను సూక్ష్మ జీవులను మనకి నచ్చిన అవసరమైన ఉత్పత్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తున్నాం అందువల్ల ఆసక్తి ఉన్న జీవులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉండాలి అవి ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తాయి అయితే అన్ని చోట్లా జీవులు ఉంటాయి మన చుట్టూ ఉన్న ఈ గదిలో ఈ బయోరియాక్టర్ ను ఉపయోగించే స్థలంలో ఆసుపత్రి గదుల్లో ఇంకా ఎన్నో చోట్ల గాలిలో ఉండే జీవులు చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి అది మంచిది కాదు ఉదాహరణకు గాలిలో ఉండే మీ శరీరంలోకి రావడానికి ఇష్టపడరు శరీరం ప్రభావాలను తగ్గించే కొన్ని రక్షణ యంత్రాంగాలను కలిగి ఉంటుంది అయితే అప్పటికీ అది సంక్లిష్టతకు దారితీస్తుంది అందుకే మనలో చాలా మందికి ఎప్పుడైతే శరీర రక్షణ యంత్రాంగం తట్టుకోలేకపోయినప్పుడు అంటు వ్యాధులు వస్తాయి ఒక వ్యక్తికి శస్త్రచికిత్స చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క అంతర్గత అవయవాలు బహిర్గతమవుతాయి మరియు చర్మం కప్పి ఉండదు లేదా చర్మం ఒక నిర్ధిష్ట ప్రయోజనం కొరకు తొలగించి ఉండచ్చు శస్త్రచికిత్స కొరకు చర్మం అలా కప్పి ఉండని సందర్భాలలో గాలిలో ఉన్న జీవులు అవి ఉంటే అవి లోపలికి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కు కారణం అవుతాయి మరియు అలా జరగరాదు అందువల్ల శస్త్రచికిత్స యొక్క పరిసరాలను జీవులు లేకుండా శుభ్రంగా ఉంచాలి అలాగే బయోరియాక్టర్ లేదా బయోరియాక్టర్ యొక్క పరిసరాలు కూడా ఎలాంటి జీవులు లేకుండా శుభ్రంగా ఉండాలి ఆ తర్వాత ఉత్పత్తికి సంబంధించి మనకి ఆసక్తి గల జీవి మాత్రమే బయోరియాక్టర్ కు జోడించబడుతుంది మరియు ఇది అనేక సంఖ్యలలో పెరిగి కావలసిన ఉత్పాదితాన్ని ఉత్పత్తి చేయడానికి తయారు చేయబడుతుంది అందువల్ల క్లీన్ స్లేట్ కి సంబంధించి పెద్ద మొత్తంలో అవసరం ఉంది మీరు ఆశ్చర్యపోవచ్చు మన చుట్టూ ఉన్న గాలిలో ప్రతి మిల్లీలీటరుకు 10 ఘాతం 3 సెల్స్ లేదా 10 ఘాతం 4 సెల్స్ ఉంటాయి అనేక రకాల జీవులు ఉండవచ్చు మరియు వాటిని మీరుమీ దేహంలో లేదా ఒక నిర్ధిష్ట రకం ఉత్పత్తి కొరకు డిజైన్ చేయబడ్డ బయో రియాక్టర్ లో ఉండాలని కోరుకోరు ఇతర జీవులు వస్తే ఆ జీవులు మనకి ఆసక్తి గల జీవుల కంటే వేగంగా పెరుగుతాయి మరియు ఆ జీవికి లభించే ఆహారం కోసం పోటీ పడవచ్చు మరియు బయోరియాక్టర్ విఫలమైపోతుంది దీనిని బయోరియాక్టర్ కలుషితం అవ్వడం అని అంటారు మీకు అది వద్దు అందువల్ల కలుషితం కాకుండా ఉండటం కొరకు మనకు ఒక క్లీన్ స్లేట్ అవసరం ఈ క్లీన్ స్లేట్ ని మనం ఏవిధంగా సాధిస్తాం అనేది ఆసక్తికరంగా ఉంటుంది దీని గురించి చర్చిద్దాం మరియు ఈ మొదటి ఉపోద్ఘాత ఉపన్యాసాన్ని ముగిద్దాం మనకి దాదాపు 9 నిమిషాల సమయం ఉంది ఈ చర్చతో పరిచయ ఉపన్యాసాన్ని ముగిస్తాం ఇది చాలా ఆసక్తికరమైనది ఆసుపత్రి గదిని మీరు ఏవిధంగా స్టెరిలైజ్ చేస్తారు జీవ రియాక్టర్ నుంచి అన్ని జీవులను మీరు ఏవిధంగా తొలగిస్తారు జీవులు ఎక్కడైనా ఉండవచ్చు రిఫర్ టైమ్ 4850 బయో రియాక్టర్ యొక్క ఏదైనా మూలలో ఉండవచ్చు ఇది చేయడానికి 3 ప్రధాన మార్గాలున్నాయి ఒకటి మనం చాలా అధిక ఉష్ణోగ్రతలను ఉపయోగిస్తాము బహుశా 120 121 డిగ్రీ C ని తడి పరిస్థితుల్లో 15 నిమిషాలు ఉపయోగిస్తాము సాధారణంగా అందరూ అలానఏ ఉపయోగిస్తారు అధిక ఉష్ణోగ్రత ను ఉపయోగించటం వలన సూక్ష్మజీవులు లేని క్లీన్ స్లేట్ సాధ్యపడుతుంది ఇది పదే పదే నిరూపించబడింది ఇది చాలా బాగా పనిచేస్తుంది మనం రసాయనాలు ద్రవ రూపం లేదా ఆవిర్లు ఉపయోగించవచ్చు మరియు ఆపరేషన్ రూమ్ లు లేదా ల్యాబ్ లు వంటి స్పేస్ లను ఫ్రీ అఫ్ మైక్రోబ్స్ చేయడం కొరకు సాధారణంగా దీనిని ఉపయోగిస్తారు ఉదాహరణకు ప్రయోగశాలలలో మనం కలుషితమైనప్పుడు అప్పుడు మన పనికి సంబంధించిన జీవులను కలుషితం చేసే జీవులను తొలగించాలనుకుంటున్నాం అప్పుడు మనం ఏం చేస్తాం ఫార్మలిన్ ద్రావణాన్ని ఉపయోగిస్తాం ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ కలిగించడానికి పొటాషియం పర్మాంగనేట్ ను జోడించండి ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది వాస్తవానికి దాని నుంచి బయటకు వచ్చే ఫార్మాల్డిహైడ్ ఆవిర్లు ఆ ప్రదేశంలోని అన్ని కణాలను చంపేస్తుంది ఇది చాలా ప్రమాదకరమైనది మరియు అందుకే ల్యాబ్ స్టెరిలైజ్ చేయబడినప్పుడు ప్రతిచోటా నోటీసులు ఉంచబడతాయి తలుపులు సీల్ చేసే టేపుతో సీల్ వేయబడతాయి కిటికీలు పూర్తిగా సీల్ చేయబడి ఈ ఫార్మాలిన్ ద్రావణంతో ఈ అల్యూమినియం బోట్ లను ల్యాబ్ లోని వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉంచిన వ్యక్తి ఒక వ్యక్తి బయటకు వెళ్లి చివరి తలుపును సీల్ చేసే విధంగా ఒక మార్గాన్ని ఏర్పరస్తాడు ఇతర తలుపులు ఇప్పటికే సీల్ చేయబడతాయి ఇతర కిటికీలు ఇప్పటికే సీల్ చేయబడతాయి మరియు ఆ వ్యక్తి ఈ పొటాషియం పర్మాంగనేట్ పెల్లెట్లను ఈ అల్యూమినియం పడవల్లో పడవేసి ఆ వ్యక్తి వేగంగా బయటకు వచ్చి ల్యాబ్ నుంచి బయటకు వచ్చి తలుపును సీల్ చేసి అన్ని జీవులను ఆవిర్లతో చంపుతాడు ల్యాబ్ వెలుపల ఎలాంటి ఆవిరి ని బయటకు రానివ్వరు మరియు ల్యాబ్ ని రెండు రోజులపాటు సీల్ చేయబడతాయి అప్పుడు మీరు లోపలికి ప్రవేశిస్తే మీరు నిజానికి ప్రయోగశాలలో పరిసరాల పరిశుభ్రతను లేదా రసాయన వాసనతో పాటు ఇతర జీవులను వాసన చూడవచ్చు అందువల్ల కెమికల్స్ ఉపయోగించడంలో ఇది చాలా సాధారణ ప్రక్రియ ఈ సందర్భంలో ఫార్మాలిన్ మీరు 70 శాతం ఇథనాల్ ను ఉపయోగించి మీ చేతులపై గ్లోవ్స్ పై వేసుకుని ఇతర జీవులతో పనిచేసేటప్పుడు ఒక ప్రయోగశాలలో జీవులను ఒక భాగం నుంచి మరో భాగానికి బదిలీ చేయవచ్చు అలాగే మీరు UV రేడియేషన్ గామా రేడియేషన్ వంటి రేడియేషన్ లను ఉపయోగించవచ్చు ఇవి అధిక శక్తి కలిగిన యువి రేస్ ఇవి డిఎన్ఎలో మార్పులకు కారణం అవుతాయి మరియు జీవులను చంపుతాయి అధిక ఉష్ణోగ్రతను ఉపయోగించలేనప్పుడు ఉదాహరణకు ఉష్ణోగ్రత సున్నితమైన ప్లాస్టిక్ లతో పనిచేసేటప్పుడు సిరంజీలు మరియు ఇతర వాటిని ఉపయోగించలేనప్పుడు మీరు ఈ అధిక ఉష్ణోగ్రత ప్రక్రియను ఉపయోగించలేరు అధిక ఉష్ణోగ్రతను వాడే ప్రక్రియను ఆటోక్లోవింగ్ అని అంటారు మరియు దీనిని లోహంతో తయారు చేసిన బయో రియాక్టర్లు వంటి లోహంతో తయారు చేసిన పదార్థాలకు ఉపయోగిస్తారు ఒకవేళ ఇది చిన్న బయోరియాక్టర్ అయితే మీరు ఆటోక్లీవ్ అని పిలవబడే దాని లోపల మొత్తం బయోరియాక్టర్ ను ఉంచవచ్చు ఇది మనం ఇంతకు ముందు పేర్కొన్న పరిస్థితులను చేరుకోవడానికి సహాయపడుతుంది 121 డిగ్రీ C స్వల్పంగా పెరిగిన ప్రెషర్ ఆవిరి ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మాత్రమే ఆవిరి ఉంటుంది ఒకవేళ మీరు థర్మోడైనమిక్స్ ని గుర్తుచేసుకుంటే ఆ పరిస్థితులు సుమారు 15 నిమిషాల నుండి అరగంట వరకు ఉంటే అప్పుడు మీరు ఒక స్టెరైల్ ప్లేస్ పొందవచ్చు అప్పుడు మీరు ఆ స్థలాన్ని తీసుకొని స్టెరైల్ చేయబడినట్లు నిర్ధారించుకోండి మరియు తరువాత సరైన సమయంలో మీరు ఉత్పత్తి చేయాలనుకుంటున్న ఉత్పత్తికి చెందిన జీవులను జోడించండి ఆ విధంగా ఆటోక్లోవింగ్ జరుగుతుంది బయో రియాక్టర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే బయో రియాక్టర్ల సామర్థ్యం లక్ష లీటర్లు ఉంటుందని మనం చెప్పుకున్నాం అప్పుడు కూడా స్టెరైల్ చేయడం సాధ్యమే ఇన్ సిటు స్టెరిలైజేషన్ జరుగుతుంది అవే రకమైన ప్రక్రియలను ఉపయోగిస్తారు అధిక ఉష్ణోగ్రత కారణంగా ఆ రియాక్టర్లను చాలా తేలికగా తరలించలేరు మరియు అలా ఒక క్లీన్ స్లేట్ ను సాధించవచ్చు UV మరియు గామా పెరుగుదల వంటి రేడియేషన్ లను మనం పేర్కొన్నాం మనం చంపడానికి బహుశా అధిక ఉష్ణోగ్రతఉపయోగించలేని ప్రదేశాలలో జీవులను చంపడానికి వీటిని ఉపయోగిస్తారు ఇవి బయోప్రాసెస్ ప్రారంభం కావడానికి ముందు క్లీన్ స్లేట్ ని సాధించడానికి ఉపయోగిస్తారు మరి ఇవి కొన్ని సాధారణగా ప్రదేశాలని స్టెరైల్ చేసే విధానాలు నేను ఈ లెక్చర్ ను ఇక్కడ ఆపుచేయాలి అనుకుంటున్నాను మన సమయం దాదాపుగా అయిపోవచ్చింది నేను ఈ కోర్సు గురించి మీకు క్లుప్తంగా పరిచయం చేశాను ఇది బయో రియాక్టర్లపై 10 గంటల లెక్చర్ల కోర్సు నేను మీరు చూడగల కొన్ని పుస్తకాలు చెప్పాను కానీ చాలా పైపైన మాత్రమే ఈ పాఠాల క్రమం చాలా భిన్నంగా ఉంది అయితే వివిధ విషయాలను మనం లోతుగా చర్చిస్తున్నప్పుడు మీకు సంబంధిత అధ్యాయాల సమాచారం కూడా ఇస్తాను అందులో కొన్ని విషయాలు ఉండకపోవచ్చు కానీ అక్కడ ఏదైనా ఉన్నా సరే ఆ పుస్తకంలోని సంబంధిత అధ్యాయాలు ఇస్తాను తద్వారా మీరు పుస్తకాన్ని చదవగలుగుతారు ప్రతివారం చివరల్లో మనం సబ్మిట్ చేయడానికి కొంత అసైన్ మెంట్ ఉంటుంది ఎక్కువగా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల ద్వారా అయితే సమస్యా పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవడం కనీసం క్లోజ్డ్ ఎండ్ సమస్యా పరిష్కారం మీకు అన్నీ తెలిసినచోట అభివృద్ధి చేయడం మంచిది మీరు విశ్లేషించాలి అప్లై చేయాలి మరియు ఉపయోగకరమైన ఫలితాన్ని పొందాలి మరియు దాని కొరకు నేను బహుశా ఒక క్లాసులో సమస్యను ఇస్తాను లెక్చర్ తరువాత దానిని పరిష్కరించడానికి మీకు తగినంత సమయం ఇవ్వబడుతుంది మరియు తరువాత క్లాసులో మీరు పరిష్కారాన్ని చూపించండి తరువాత క్లాసులో మనం మళ్లీ కలుసుకుందాం